ఉపన్యాసం 24 కు స్వాగతం ఈ ఉపన్యాసంలో సెన్సార్ లతో పనిచేయడానికి ముందు నా సెన్సార్ విలువ వాస్తవానికి ఏమి ఉత్పత్తి చేస్తుందో మనం తెలుసుకోవాలి ఈ విషయంలో మేము కూల్టెర్మ్ అనే సీరియల్ పోర్ట్ టెర్మినల్ అప్లికేషన్ గురించి చర్చిస్తాము ఇతర అప్లికేషన్లు కూడా ఉన్నాయి కానీ మేము ఈ ఉపన్యాసంలో కూల్టెర్మ్ను ప్రత్యేకంగా పరిగణించాము ఈ ఉపన్యాసంలో నేను కూల్టెర్మ్ గురించి మరియు ప్రదర్శన గురించి మాట్లాడతాను మేము ఆర్డునో బోర్డ్ ఉపయోగిస్తున్నప్పుడు సీరియల్ మానిటర్ ఉంది మేము ఆ కనెక్షన్ను అందించాలి సీరియల్ కనెక్షన్ మేము ఆ వస్తువును సృష్టించాలి మరియు ఆ వస్తువు ద్వారా మనం నేరుగా ప్రింట్ చేయవచ్చు కాని STM బోర్డులో ఇది అందుబాటులో లేదు కాబట్టి ఆ ప్రయోజనం కోసం మీరు కొన్ని హైపర్ టెర్మినల్లో విలువను ప్రింట్ చేయాలి ఈ సెన్సార్ డేటా కనెక్షన్ మరియు శబ్దం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేము సెన్సార్ విలువను తనిఖీ చేయాలి కాబట్టి ప్రతి దశలో ఆ సెన్సార్ నుండి మనం ఏ విలువను పొందుతున్నామో తనిఖీ చేయాలి విలువ తెరపై ముద్రించబడుతుంది PC స్క్రీన్పై విలువను ముద్రించడానికి మాకు కమ్యూనికేషన్ ఛానెల్ అవసరం కమ్యూనికేషన్ ఛానెల్ పరికరం నుండి అంటే STM బోర్డు నుండి PC కి నిర్మించబడాలి మైక్రోకంట్రోలర్ నుండి పిసికి డేటాను బదిలీ చేయడానికి పిసి మరియు మైక్రోకంట్రోలర్ మధ్య సీరియల్ కమ్యూనికేషన్ లింక్ ఉపయోగించబడుతుంది ఇది మేము చేస్తున్నది మేము యుఎస్బి కేబుల్ ఉపయోగించి మైక్రోకంట్రోలర్ను కనెక్ట్ చేస్తాము మరియు తరువాత మేము పిసితో కనెక్షన్ను ఏర్పాటు చేస్తాము మరియు పిసి స్క్రీన్లో విలువను ప్రింట్ చేస్తాము కూల్టెర్మ్ లేదా టెరాటెర్మ్ వంటి సాఫ్ట్వేర్ సాధనం సీరియల్ కమ్యూనికేషన్ను స్థాపించడానికి మరియు డేటాను తెరపై ముద్రించడానికి ఉపయోగించవచ్చు అది చూద్దాం హైపర్ టెర్మినల్ అంటే ఏమిటి ఇది డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ మరియు మైక్రోకంట్రోలర్ మధ్య సీరియల్ కమ్యూనికేషన్ను ప్రారంభించే సాఫ్ట్వేర్ సాధనం ఇవి కొన్ని ఉదాహరణలు ఒకటి కూల్టెర్మ్ ఒకటి టెరాటెర్మ్ మేము కూల్టెర్మ్తో కలిసి పని చేస్తాము కాబట్టి మా ప్రయోగం కోసం కంప్యూటర్లో హైపర్ టెర్మినల్ వ్యవస్థాపించబడిందని నిర్ధారించుకోవాలి ఇది మైక్రోకంట్రోలర్తో సీరియల్ డేటా కమ్యూనికేషన్ను ప్రారంభిస్తుంది మరియు ప్రస్తుత సందర్భంలో ఈ హైపర్ టెర్మినల్ కనెక్షన్ ఈ USB పోర్ట్ను ఉపయోగించి తయారు చేయబడుతుంది మనం ఇక్కడ తప్పనిసరిగా చేస్తున్నది ఏమిటంటే మొదట మన పరికరానికి USB ని ఉపయోగించి మైక్రోకంట్రోలర్ అనే పరికరాన్ని కనెక్ట్ చేస్తాము అప్పుడు మేము ఒక హైపర్ టెర్మినల్ని ఉపయోగిస్తాము ఇది మైక్రోకంట్రోలర్ PC తో అనుసంధానించబడిన పోర్ట్తో అదే బాడ్ రేట్తో సెట్ చేస్తుంది చాలా పోర్టులు ఉన్నందున మేము పోర్టును తనిఖీ చేయాలి కూల్టెర్మ్ను అనేక సైట్ల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఈ 2 ప్రాతినిధ్యం వహించే సైట్ ను ఇక్కడ ఇచ్చాను ఇవి ఇతర ప్రదేశాల నుండి కూడా అందుబాటులో ఉన్నాయి ఫైల్ను సేకరించిన తరువాత మనకు ఈ CoolTerm exe ఫైల్ లభిస్తుంది మరియు ఇది PC లేదా ల్యాప్టాప్ మరియు STM32 కిట్ మధ్య సీరియల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడుతుంది ఇప్పుడు కూల్టెర్మ్ సెట్ చేయడానికి హైపర్ టెర్మినల్ సాఫ్ట్వేర్లో సరైన సెట్టింగులు చేయాలి డిఫాల్ట్ సీరియల్ కాన్ఫిగరేషన్ 9600 బాడ్ రేట్ 8 బిట్స్ మీరు మార్చాలనుకుంటే మీరు దీన్ని చేయవచ్చు ఈ కూల్టెర్మ్ను ఉపయోగించే ముందు ఈ సెట్టింగ్ చేయాలి ఇప్పుడు మీరు కూల్టెర్మ్ను తెరిచిన తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ లభిస్తుంది మరియు మీరు ఈ ఎంపికకు వెళ్ళాలి మీరు ఈ ఎంపికకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ పోర్ట్ com11 ను కనుగొంటారు కాబట్టి ఈ ఉదాహరణకి ఇది 11 అని ఆధారపడి ఉంటుంది అయితే ఇది మీ మెషీన్లో ఏ పోర్టుకు అనుసంధానించబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు దాన్ని తనిఖీ చేశారని నిర్ధారించుకోండి మరియు తదనుగుణంగా నిర్దిష్ట కామ్ పోర్ట్కు కనెక్ట్ అవ్వండి మరియు ఇది 9600 కాన్ఫిగరేషన్ కోసం నొక్కండి కూల్టెర్మ్ను ఉపయోగించే ముందు ఈ కాన్ఫిగరేషన్ను నిర్ధారించుకోండి

ఇప్పుడు ఇది మేము ప్రింటింగ్ చేయబోయే ఉదాహరణ తరువాతి ఉపన్యాసంలో ఈ వారంలో మేము ఉపయోగించబోయే సెన్సార్ లలో ఒకదానితో కనెక్ట్ చేయడం ద్వారా నేను మీకు చూపిస్తాను మీరు ఒక కోడ్ వ్రాసి సీరియల్ కమ్యూనికేషన్ చేసిన తర్వాత సీరియల్ PC USBTX మరియు USBRX అయిన ఈ వస్తువును ఉపయోగించి సీరియల్ కమ్యూనికేషన్ చేయబడుతుంది మరియు ఇక్కడ ఈ సందర్భంలో మేము మైక్రోకంట్రోలర్ నుండి కొంత విలువను ప్రింట్ చేస్తున్నాము కానీ సాధారణంగా మేము ఏమి చేస్తాము మేము సెన్సార్ విలువను ప్రింట్ చేస్తాము ఈ సందర్భంలో అవుట్పుట్ పెరుగుతుంది ఇప్పుడు నేను మీకు కాన్ఫిగరేషన్ చూపిస్తాను నేను ఇప్పటికే కూల్టెర్మ్ను ఇన్స్టాల్ చేసాను మరియు ఇది ఎలా ఉంటుంది ప్రాథమికంగా మీరు దాన్ని డిస్కనెక్ట్ చేయవచ్చు మరియు మళ్లీ దాన్ని కనెక్ట్ చేయవచ్చు కాబట్టి ఒక సెకను మాత్రమే నేను మొదట కనెక్షన్ని చేస్తాను నేను దానిని కంపైల్ చేస్తాను మరియు మీరు కోడ్ను ఎలా డంప్ చేస్తారో నేను ఇప్పటికే మీకు చెప్పాను నేను డౌన్లోడ్ ఫోల్డర్కు వెళుతున్నాను ఇక్కడ కోడ్ అందుబాటులో ఉంది దానిని నేను డంప్ చేస్తాను నేను డిస్కనెక్ట్ చేసి ఆపై మళ్లీ కనెక్ట్ చేస్తాను ఇక్కడే మేము LDR విలువను ప్రింట్ చేస్తున్నామని మీరు చూడవచ్చు నేను చేసిన కనెక్షన్ను మీకు చూపిస్తాను ఇది LDR నుండి కొంత విలువను ముద్రిస్తుంది ఇది అనలాగ్ పిన్ నుండి కొంత విలువను పొందుతోంది మరియు అనలాగ్ నుండి డిజిటల్ మార్పిడి వరకు అది డిజిటల్ విలువను చూపుతోంది ఇప్పుడు నేను మీకు కనెక్షన్ రేఖాచిత్రాన్ని ఇక్కడ చూపిస్తాను ఇది ఎల్డిఆర్ నేను కనెక్షన్ చేసాను తరువాత నేను ఎల్డిఆర్ గురించి వివరంగా చర్చించినప్పుడు LDR యొక్క ఒక పాయింట్ Vcc కి అనుసంధానించబడి ఉంది ప్రతిఘటన ద్వారా మరొక పాయింట్ భూమికి అనుసంధానించబడి ఉంది ఇది మేము చేసాము మరియు మనం ఏ విలువను పొందుతున్నామో చూశాము ఈ పాయింట్ నుండి మేము ఈ A1 పిన్లోకి అనలాగ్ ఇన్ పుట్ పొందాము కాబట్టి మనకు ఇక్కడ నుండి A1 పిన్కు అనలాగ్ ఇన్పుట్ వచ్చింది నేను ప్రాథమికంగా ఏమి చేస్తాను ఇప్పుడు నేను ఈ ప్రకాశవంతమైన కాంతిని ఈ LDR లో నెమ్మదిగా ఉంచుతాను నేను కాంతిని తీసివేస్తాను మరియు నేను మీకు స్క్రీన్ ఫై చూపిస్తాను ఇప్పుడు మీరు చూసే విలువ మారుతుంది నేను మీకు స్క్రీన్ చూపిస్తాను నేను డేటాను క్లియర్ చేసాను ఇప్పుడు చూడండి ఇది 1 ను ప్రింట్ చేస్తోంది డిజిటల్ అవుట్పుట్ యొక్క గరిష్ట విలువ 0 నుండి 1 వరకు ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు 1 ని నెమ్మదిగా ప్రింట్ చేస్తోంది నేను కాంతిని తీసివేస్తాను ఇప్పుడు అది ఏ విలువను ప్రింట్ చేస్తుందో చూడండి 8 ను ప్రింట్ చేస్తోంది కాబట్టి 1 నుండి విలువ 0 8 కి తగ్గించబడింది ఇప్పుడు నేను ఒకసారి నా చేతిని అక్కడ ఉంచుతాను దాని విలువ ముద్రించబడుతుందని మీరు చూస్తారు ఇప్పుడు అది 0 6 ప్రింటింగ్ పొందుతోంది కాబట్టి నెమ్మదిగా విలువ తగ్గుతోంది ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ చేయి వేస్తున్నాను ఇప్పుడు ఇది 0 4 కి వస్తోంది మరియు చివరకు నేను ఇక్కడ నా చేతిని ఉంచాను మరియు ఇప్పుడు అది 0 2 కు తగ్గించబడిందని మీరు చూస్తున్నారు కాబట్టి మైక్రోకంట్రోలర్తో కనెక్ట్ అవ్వడానికి మరియు మైక్రోకంట్రోలర్ నుండి మనం అందుకుంటున్న కొంత విలువను ఈ పిసిలోకి ప్రదర్శించడానికి మేము కూల్టెర్మ్ను ఉపయోగించాము దీనికి ముందు నేను మీకు ఉన్న కోడ్ను మీకు చూపిస్తాను మీరు ఇప్పటికే కోడ్లతో వచ్చారు మీరు కోడ్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు కోడ్ను STM బోర్డులో ఎలా ఉంచాలి ఇప్పుడు ఇక్కడ మొదట మీరు ఈ కనెక్షన్ సీరియల్ పిసి యుఎస్బిటిఎక్స్ మరియు యుఎస్బిఆర్ఎక్స్ తయారు చేయవలసి ఉందని మీరు చూస్తారు ఇది మొదటి విషయం మీరు చేయవలసి ఉంది మరియు ఇక్కడ మేము అనలాగ్ విలువను చదువుతున్నాము మేము తరువాతి వారాల్లో వివిధ సెన్సార్ లతో అనేక అనలాగ్ విలువలను ఉపయోగిస్తున్నాము లేదా చదువుతాము సెన్సార్ అవుట్పుట్లను చూడటానికి మాకు కూల్టర్మ్ అవసరం కావచ్చు Thank you ధన్యవాదాలు